ఇంజనీర్లు మరియు నాన్ బయాలజిస్టుల కోసం బయాలజీ పై ఈ ఉపన్యాసాల శ్రేణికి పునః స్వాగతం గత 2 వీడియోలలో మేము జీవం యొక్క ఆరిజిన్ గురించి మాట్లాడాము మరియు ఆ తర్వాత జీవం యొక్క వివిధ రూపాల పరిణామం గురించి మాట్లాడాము ప్రారంభం నుండి జీవం ఒక చిక్కుముడి లాగానే చాలా స్పష్టంగా ఉంది మరియు ఇది చాలా మంది జీవశాస్త్రవేత్తలకు మరియు ఇతర పరిశోధకులకు కూడా ఒక ఎనిగ్మాగా కొనసాగుతోంది ఇప్పుడు మనకు అర్థం కాని విషయం ఏమిటంటే వివిధ సెల్స్ భిన్నంగా ఎలా ప్రవర్తిస్తాయి లేదా వివిధ రకాల జీవులు భిన్నంగా ఎలా ప్రవర్తిస్తాయి అని దీనికి గల కారణం చాలా సులభం ఎందుకంటే మీరు ఈ ప్రపంచం యొక్క జీవశాస్త్రంలో మీ చుట్టూ చూసినట్లయితే భారీ మొత్తంలో సంక్లిష్టతను కనుగొంటారు ఇక్కడ అమీబా వంటి సింపుల్ సింగల్ సెల్ జీవి ఉంది అలాగే మానవుల వంటి చాలా కాంప్లెక్స్ జీవి కూడా ఉంది కాబట్టి భారీ కాంప్లెక్సిటీ ఉంది మీరు ఈ కాంప్లెక్సిటీ ని అర్థం చేసుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారు మరియు చాలా మంది పరిశోధకులు చాలా రిడక్షనలిస్ట్ అప్రోచ్ ని ఉపయోగిస్తున్నారు ఇందులో మీరు జీవితాన్ని బిట్స్ మరియు పీస్లలో అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తారు మరియు జీవితంలో ఈ థ్రెడ్కు కనెక్ట్ చేయగల యూనిఫయింగ్ ఫీచర్స్ గుర్తించడానికి ప్రయత్నిస్తారు ఆ నేపథ్యంతో తదుపరి రెండు వీడియోలలో మనం మాట్లాడుకోబోయేది జీవం యొక్క ప్రాథమిక యూనిట్ అంటే సెల్ గురించి ఇప్పుడు మీరు సెల్ను ఎలా నిర్వచిస్తారు నేను ఇప్పుడే చెప్పినట్లుగా ఇది జీవితం యొక్క అత్యంత ప్రాథమిక యూనిట్ ఇది ఈ సెల్ అని ఈ ప్రాథమిక జీవిత యూనిట్ ఎలా పనిచేస్తుందో అని మీరు అర్థం చేసుకుంటే అప్పుడు మీరు వివిధ జీవులకు మరియు అవి పని చేసే మెకానిజంల గురించి చాలా వివరంగా చెప్పవచ్చు కాబట్టి ఈ వీడియోలో మనం సెల్ స్ట్రక్చర్ మరియు ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాము నేను జే Theriot ని కోట్ చేస్తూ ఈ సిరీస్లో ఈ నిర్దిష్ట వీడియోని ప్రారంభించాలనుకుంటున్నాను "చిన్నది కానిది ఏదైనా ఎక్కువ సజీవమైనది మరియు పెద్దది ఏదీ ఎక్కువ సజీవమైనది కాదు " కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఇది అత్యంత ప్రాథమిక యూనిట్ మరియు ఇది జీవితం యొక్క యూనిట్ కాబట్టి ఈ వీడియో యొక్క లక్ష్యాలు ఏమిటి ఈ వీడియో యొక్క లక్ష్యాలు సెల్స్ అంటే ఏమిటి మరియు వాటి స్ట్రక్చర్ ఏమిటి మరియు ఈ స్ట్రక్చర్ సెల్ యొక్క పనితీరుతో పరస్పరం ఎలా అనుసంధానించబడిందో అర్థం చేసుకోవడం 1800ల మధ్యకాలంలో ముగ్గురు జర్మన్ శాస్త్రవేత్తలు సెల్ థియరీ అని పిలిచే ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు దీన్ని ఈనాటికీ నిజముగా నిరూపించబడుతోంది నేను చెప్పినట్లుగా మీరు అర్థం చేసుకుంటే సెల్స్ జీవితం యొక్క ప్రాథమిక యూనిట్ అని చెప్పడం ద్వారా ఇది ప్రారంభమవుతుంది సెల్స్ అర్థమైతే అప్పుడు సెల్స్ ఎలా పనిచేస్తాయో మీరు జీవితం ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు ఈ సిద్ధాంతం యొక్క రెండవ అంశం ప్రతి జీవి ప్రతి జీవి కనీసం ఒక సెల్ లేదా ఒకటి కంటే ఎక్కువ సెల్స్తో రూపొందించబడింది కాబట్టి ఇది సింగల్ సెల్ జీవి లేదా మల్టి సెల్యులార్ జీవి అని మీరు అర్థం చేసుకోవడానికి దారి తీస్తుంది ఆపై మొదటి క్లాస్ నుండి మనం మాట్లాడుతున్న మూడవ మరియు అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ప్రతి లివింగ్ సెల్ సెల్ డివిజన్ ప్రక్రియ ద్వారా కొత్త సెల్స్ ను సృష్టిస్తుంది అంటే ఒక సెల్స్ యొక్క సెట్ ఎల్లప్పుడూ ముందు తయారయ్యిన సెల్స్ నించి పుడతాయి దీనినే సెల్ డివిజన్ ప్రక్రియ ద్వారా రిప్రొడెక్షన్ అంటారు కాబట్టి సెల్స్ యొక్క లక్షణాలు ఏమిటి మరియు అవి మీ చుట్టూ మరియు జీవితం చుట్టూ మీరు చూసే వస్తువులతో సమానంగా ఎలా ఉంటాయి నేను మీకు చెప్పినట్లుగా జీవితం సంక్లిష్టమైనది కానీ సెల్స్ కూడా అంతే కానీ మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నది ఏమిటంటే జీవితం లాగానే ఒక సెల్ కూడా ఒక యంత్రం లేదా ఒక డైనమిక్ సిస్టమ్ ఆ వ్యవస్థలోని ప్రతి కాంపోనెంట్ మరొక కాంపోనెంట్ తో ఈక్విలిబ్రియంలో ఉంటుంది సెల్ యొక్క వివిధ కాంపోనెంట్స్ ఒకదానితో మరొకటి మాట్లాడుకుని కమ్యూనికేట్ చేసుకుంటాయి మీరు చూసే ప్రభావం ఈ ప్రతిచర్యల యొక్క మొత్తం అంటే సెల్ లోపల జరిగే ఈ పరస్పర చర్యల మొత్తం గా ఉంటుంది కావున సెల్స్ సంక్లిష్టమైన అంశాలు మరియు అత్యంత ప్రాథమిక యూనిట్ లో ఉన్న ప్రతి సెల్ లో అందమైన విషయం ఏమిటంటే మీరు సింగల్ సెల్ జీవిని తీసుకున్నా లేదా మల్టి సెల్యులార్ జీవిని తీసుకున్నా వాటి మొత్తం సమాచారాన్ని ప్యాక్ చేసి ఉంచుతుంది దీనిని మనం DNA రూపంలో ప్యాక్ చేసిన జెనెటిక్ మెటీరియల్ అని పిలుస్తాము కొన్ని జీవులలో ఇది RNA కూడా కావచ్చు మరియు ఎవల్యూషన్ లో చర్చించబడిన ఈ జెనెటిక్ మెటీరియల్ సాధ్యమయ్యే వేరియేషన్స్ మరియు ఆడపిటషన్స్ కోసం అవకాశాన్ని అందించే మాలిక్యూల్ ప్రతి ఒక్క సెల్ కి దాని జెనెటిక్ కోడ్ ఉంటుంది దాని సమాచారం DNA లో నిల్వ చేయబడుతుంది ఇప్పుడు ఆ DNA ఎలా నిల్వ చేయబడిందో అనేదాని బట్టి అది వివిధ రకాల సెల్స్ను నిర్ణయిస్తుంది నేను వీటి గురించి తర్వాత చెప్తాను మానవులు లేదా కుక్కలు లేదా మొక్కలు ఏదైనా ఇతర జీవుల వంటి సెల్స్ గురించిన మరొక విషయం ఏమిటంటే అవి సెల్ డివిజన్ ప్రక్రియ ద్వారా రీప్రొడ్యూస్ చేస్తాయి మరియు అవి కొత్త డాటర్ సెల్స్ ని పుట్టిస్తాయి ఏదైనా జీవి వంటి సెల్స్ దాని జీవనోపాధి కోసం శక్తిని పొందాలని కోరుకుంటాయి మరియు శక్తిని పొందడమే కాదు అవసరమైతే ఆ శక్తిని జీవ ప్రక్రియల కోసం ఉపయోగించుకుంటాయి ఉదాహరణకు ఎక్కడో ఒకచోట మట్టిపై అమీబా కూర్చొని ఉంటే అది ఎక్కడో ఒకచోట ఆహారపదార్థాన్ని కనుగొంటే అది ఆ ఆహారపదార్థాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇది ఆ ఆహార పదార్ధం వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ అమీబా ఆహార పదార్ధాల వైపు వెళ్ళడానికి ప్రయత్నించే ప్రక్రియలో మొత్తం అనేక ప్రక్రియలను కలిగి ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే అమీబా ముందుకు సాగడమే కాదు దాని ఆకారాన్ని మార్చుకోవాలి అది వెళ్లి ఈ ఆహారాన్ని మింగేయాలి ఇదంతా చాలా ఎక్కువ శక్తితో కూడుకున్న ప్రక్రియ కాబట్టి అమీబా జీవికి అవసరమైనప్పుడు శక్తిని సరఫరా చేసే యంత్రాన్ని కలిగి ఉండాలి అది తినడానికి ప్రయత్నిస్తున్న ఆహారం వంటి బయటి సోర్సెస్ నుండి శక్తిని పొందడమే కాకుండా శక్తిని ఆదా చేసి ఆ శక్తిని కదలిక మరియు ఇతర శరీర ఫంక్షన్స్ కు ఉపయోగించాలి ఇప్పుడు ఇవన్నీ లివింగ్ సెల్ లో మాత్రమే సాధ్యమవుతాయి ఎందుకంటే నేను చెప్పినట్లుగా సెల్స్ మొత్తం ప్రతిచర్యల సిరీస్ తో రూపొందించబడ్డాయి వీటిని మనం మెటబాలిజం అని పిలుస్తాము కాబట్టి మెటబాలిజం జరుగుతుంది బయటి నుండి శక్తిని పొందడం లేదా ఆహారాన్ని వారి స్వంతంగా సింథసైజ్ చేయడం మరియు శక్తి ఉత్పత్తి కోసం నిర్దిష్ట ఆహారాన్ని ఉపయోగించడం కోసం ఒక ప్రక్రియ ఉంది మెకానికల్ యాక్టివిటీ అనేది జీవితంలోని మరొక భాగం ఇది లోకోమోషన్ ప్రక్రియలో లేదా ఆకార మార్పుచేయగలిగే అమీబా విషయంలో జరగవచ్చు ఇప్పుడు ఒక జీవి జీవిస్తున్నట్లయితే అది ఎప్పుడూ ఒంటరిగా జీవించదు అది తన పర్యావరణంతో కమ్యూనికేట్ చేయాలి ఇది కొన్నిసార్లు బయటి నుండి లోపలికి లేదా వైస్ వెర్సా సమాచారాన్ని ప్రసారం చేయాలి అటువంటి పరిస్థితిలో ఒక సెల్ లేదా జీవికి కమ్యూనికేషన్ చేయగల సామర్థ్యం ఉన్న ప్రదేశంలో వ్యవస్థను కలిగి ఉండాలి కాబట్టి ఈ ప్రాథమిక జీవన యూనిట్ బయటి ప్రపంచంతో కమ్యూనికేట్ చేయగలదు మరియు దానికి ప్రతిస్పందించగలదు వీటన్నింటిలో అత్యుత్తమ భాగం ఏమిటంటే ఈ ప్రక్రియలన్నీ అది లోకోమోషన్ అయినా అది శక్తిని ఉత్పత్తి చేసేది అయినా లేదా కమ్యూనికేట్ చేసే ప్రక్రియ అయినా సెల్స్ అధిక నియంత్రణలో ఉన్నాయని మీరు తెలుసుకుంటారు చాలా తక్కువ మార్జిన్ల లోపం ఉన్న మొత్తం ప్రక్రియలను సెల్ నియంత్రణలో ఉంచుకునే ఉత్తమ లక్షణాలలో ఇవి ఒకటి DNA రెప్లికేషన్ ప్రక్రియ ఒక క్లాసిక్ ఉదాహరణ ప్రతిసారీ సెల్ యొక్క DNA డూప్లికేట్ అయినప్పుడు ప్రక్రియ దాని కాపీని సరిగ్గా నకిలీ చేసేలా చూస్తుందని తెలుసుకుని మనం ఆశ్చర్యపోతాము ఇది ఎంతగా అంటే DNA రెప్లికేషన్ సమయంలో ఎర్రర్ రేటు బహుశా 10 మిలియన్ బేస్లలో 1 ఉంటుంది కాబట్టి ప్రతి 10 మిలియన్ల రీడ్లకు బహుశా 1 ఎర్రర్ సంభవించవచ్చు ఇది డాటర్ సెల్ లోని వైవిధ్యానికి స్పష్టంగా దోహదం చేస్తుంది అయితే ఇది ప్రక్రియ యొక్క విశ్వసనీయత శరీరంలోని ఏదైనా భాగాలు లేదా సెల్ స్ట్రక్చర్ యొక్క భాగాలు అలాగే ప్రక్రియల యొక్క మరమ్మత్తును కూడా చూసుకోవడానికి సెల్లో పూర్తి యంత్రాలు ఉన్నందున ఇది సాధ్యమవుతుంది కానీ మనం సింగల్ సెల్ జీవిని తీసుకున్నా లేదా హయ్యర్ ఎండ్ జీవికి అన్ని విధాలుగా వెళ్లినా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శరీరంలోని ఏదైనా భాగాలు లేదా సెల్ స్ట్రక్చర్ యొక్క భాగాలు అలాగే ప్రక్రియలు జీవితంలో మనమందరం అంటిపెట్టుకున్న కొన్ని ప్రక్రియలు ప్రాథమికంగా సంరక్షించబడతాయి నా ఉద్దేశంలో ప్రాథమికంగా కన్సెర్వ్ చేయడమంటే ఉదాహరణకు DNA సమాచారాన్ని ఎలా నిల్వ చేస్తుంది ఈ సమాచారమంతా ఏ భాషలో కోడ్ చేయబడింది మీరు బ్యాక్టీరియా గురించి మాట్లాడినా లేదా మీరు మానవుల గురించి మాట్లాడినా ఈ బిలియన్ సంవత్సరాల పరిణామంలో భద్రపరచబడి ఉంది సమాచారం నిల్వ చేయబడిన జెనెటిక్ కోడ్ అత్యంత జాగ్రత్తగా కన్సెర్వ్ చేయబడుతుంది మీరు తెలుసుకుంటారు అదేవిధంగా జీవితాన్ని నియంత్రించే అనేక ఇతర మెటబాలిక్ రియాక్షన్స్ కూడా పరిణామం అంతటా సంరక్షించబడతాయి కాబట్టి ఈ సెల్స్ ఏమిటి మరియు జీవితాన్ని అర్థం చేసుకోవడం ఎందుకు అంత చిక్కుప్రశ్న గా ఉంది మరియు మానవులుగా మనకు ఉన్న ఒక ప్రధాన పరిమితి మానవ కన్ను యొక్క రిసొల్యూషన్ గురించి మీ దృష్టికి తీసుకువస్తాను కొన్ని మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న వాటిని చూడటం మనకు సాధ్యం కాదు ఇప్పుడు ఈ జీవులు చాలా చిన్నవిగా ఉన్నందున జీవితం ఎలా పని చేస్తుందనే దానిపై మన అవగాహనలో ఇది ప్రధాన పరిమితులలో ఒకటిగా ఉంది ఈ జీవులు 2 నుండి 10 మైక్రాన్ల మధ్య పరిమాణంలో ఉంటాయి లేదా 100 మైక్రాన్ల వరకు ఉంటాయి అయితే ఈ పరిమాణం మానవ కన్ను యొక్క స్పష్టత కంటే చాలా తక్కువగా ఉంటుంది మరియు దీనికి ఖచ్చితంగా ఏదో ఒక విధమైన ఆవిష్కరణ అవసరం ఇది ప్రధానంగా మైక్రోస్కోప్ ఆవిష్కరణ ద్వారా వచ్చింది ఆప్టిక్స్ మరియు వివిధ రకాల మైక్రోస్కోప్ల ఆవిష్కరణే లేకపోతే జీవితం నిజంగా ఎలా పనిచేస్తుందోసెల్స్ నిజంగా ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం పరిశోధకులకు సాధ్యం అయ్యేదే కాదు కాబట్టి ఈరోజు ఉండే సెల్స్ యొక్కసైజు విషయానికి మళ్ళీ వస్తే ఈ సెల్స్ లో చాలా వరకు కొన్ని మినహాయింపులతో 0 2 నుండి 10 మైక్రాన్ల పరిధిలో పరిమాణాన్ని కలిగి ఉంటాయి మినహాయింపులు ఉన్నాయి ఉదాహరణకు న్యూరాన్లు 10 మైక్రాన్ల కంటే చాలా పెద్ద పరిమాణంలో ఉన్నాయని మనము చూస్తాము కానీ అవి మినహాయింపులు జీవ ప్రపంచంలోని చాలా సెల్స్ సైజు రేంజ్ లో ఉన్నాయి మరియు మీరు స్పష్టంగా చూడగలిగితే ఈ సైజు రేంజ్ మానవ కన్ను యొక్క రిజల్యూషన్ కంటే చాలా తక్కువగా ఉంది దీనికి మనకు వివిధ రకాల మైక్రోస్కోప్ల సహాయం అవసరం వాటిలో కొన్ని లైట్ మైక్రోస్కోప్ ద్వారా కనిపిస్తాయి కొన్ని కనపడవు లైట్ మైక్రోస్కోప్ ద్వారా కనిపించని వాటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉపయోగించి చూస్తాము ఇక్కడ విజువలైజేషన్ యొక్క సోర్స్ గా లైట్ ని ఉపయోగించకుండా విషువలైజ్ చేయడానికి ఎలక్ట్రాన్ల బీమ్ ని ఉపయోగిస్తాము కానీ మీరు అనుసరించే విధానం ఏదైనప్పటికీ ఒక విషయాన్ని అభినందించాలి అది ఏంటంటే 3 బిలియన్ సంవత్సరాల నుండి జీవం ఉనికిలో ఉంది నేను ఈ విషయంపై ఒత్తిడిని కొనసాగించాలనుకుంటున్నాను ఎందుకంటే జీవశాస్త్రవేత్తగా లేదా జీవశాస్త్రవేత్త కాని పరిశోధకులుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఒక్క వ్యవస్థనే కాదు బహుళ వ్యవస్థలు లేదా బహుశా మిలియన్ల కొద్దీ ఈ వ్యవస్థలు ఉన్నాయి ఈ జీవం గత 3 బిలియన్ సంవత్సరాలుగా ఉనికిలో ఉంది కాబట్టి మనము గత 3 బిలియన్ సంవత్సరాలలో పేరుకుపోయిన జీవిత చరిత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ప్రతి స్పీసీస్ దానికదే వ్యవస్థగా ఏర్పడి ఇప్పటికే గుర్తించబడిన కనీసం 2 మిలియన్ల జీవ జాతులు తో ఉంది మన వద్ద తగిన సాధనాలు ఉంటే తప్ప అర్థం చేసుకోవడం సులభం కాదు కాబట్టి సెల్స్ కు తిరిగి వద్దాం ఈ రోజు భూమిపై ఉన్న ఏదైనా జీవి యొక్క ఏదైనా సెల్ మూడు సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది అంటే ప్రతి సెల్ చుట్టూ ఒక ఔటర్ బౌండరీ తో చుట్టబడి ఉంటుంది దీనిని సెల్ మెంబ్రేన్ అని పిలుస్తారు సెల్ మెంబ్రేన్ బాహ్య వాతావరణం నుండి సెల్ యొక్క ఇంటర్నల్ కంటెంట్ను వేరు చేయడంలో సహాయపడుతుంది రెండవ అత్యంత సాధారణ లక్షణం సైటోప్లాజం ఇప్పుడు ఇది ఒక ద్రవం జెల్లీ లాంటి ద్రవం ఇది మొత్తం సెల్ ని కలిపి ఉంచుతుంది కొన్ని సందర్భాల్లో ఈ జెల్లీలాంటి ద్రవంలో DNA లేదా RNA అయిన జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి ప్రతి సెల్ యొక్క ఔటర్ బౌండరీ బయటి పొర సైటోప్లాజం అని పిలువబడే జెల్లీలాంటి ద్రవం మరియు సెల్ లో జెనెటిక్ మెటీరియల్ ని కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ జెనెటిక్ మెటీరియల్ నిజానికి ఒకసెల్ లో ఎలా నిర్వహించబడుతుందో అనేది రెండు ప్రధాన క్లాసెస్ ల సెల్స్ ను లేదా 2 ప్రధాన సెల్స్ ల సమూహాలను ప్రొకార్యోట్లు మరియు యూకారియోట్లను నిర్ణయిస్తుంది కాబట్టి మనము వివిధ రకాల సెల్స్ ను రెండు ప్రధాన వర్గాలుగా విభజిస్తాము అవి ప్రొకార్యోట్లు మరియు యూకారియోట్లు ఈ రోజు మనం ప్రొకార్యోట్ల లక్షణాల గురించి మాట్లాడుతాము మరియు తరువాతి క్లాస్ లో ప్రొకార్యోట్లు మరియు యూకారియోట్ల మధ్య వ్యత్యాసాలకు నెమ్మదిగా చూస్తాము ప్రొకార్యోట్లు అంటే ఏమిటి ప్రొకార్యోట్స్ అనే పదం ప్రో మరియు కార్యోన్ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది ప్రో అంటే ముందు మరియు కార్యోన్ అంటే న్యూక్లియస్ ఈ జీవుల సమూహం ప్రాథమికంగా చాలా ప్రాచీనమైనది మరియు జీవులలో సరళమైనది సెల్ మెంబ్రేన్ లో ఉన్న వాటి జెనెటిక్ మెటీరియల్ ని కలిగి ఉంటుంది అయితే ఇది ఆర్గానెల్లె అని పిలువబడే నిర్దిష్ట సబ్ పార్ట్ కు పరిమితం కాదు ఇప్పుడు ఆర్గనేల్స్ అంటే ఏమిటి ఆర్గానిల్స్ అనేది మెంబ్రేన్స్ ను సరిహద్దులుగా చేసుకుని ఉన్న సెల్ లోపల మీరు గమనించే చిన్న స్ట్రక్చర్స్ కాబట్టి ప్రొకార్యోట్ల విషయంలో ఈ ఫీచర్ మీకు కనిపించదు ప్రొకార్యోట్లలో మీరు గమనించే ఇతర విషయం ఏమిటంటే వాటిలో చాలా వరకు జెనెటిక్ మెటీరియల్ సింగల్ సర్కులర్ DNA వలె ఉంటుంది ఈ జీవులు లేదా ప్రొకార్యోట్లు అసెక్షువల్ రీప్రొడెక్షన్ ప్రక్రియ ద్వారా విభజించబడతాయి అసెక్షువల్ రీప్రొడెక్షన్ అంటే ఏమిటి ఉన్నత జీవుల మాదిరిగా కాకుండా ఆడ గామేట్తో మగ గామేట్ కలయిక ద్వారా గుడ్డు లేదా జైగోట్ ఏర్పడుతుంది ఉదాహరణకు మానవులలో తండ్రి నుండి జీన్ సెట్ లో కొంత భాగం వస్తుంది మరియు జీన్లో సెట్ కొంత భాగం తల్లి నుండి వస్తుంది దీనినే సెక్షువల్ రీప్రొడెక్షన్ అంటారు అది ఈ జీవుల సమూహంలో ఇది జరగదు ఇక్కడ ప్రతి సెల్ మొదట దాని DNA ను సాధ్యమైనంత తక్కువ లోపాలతో సరిగ్గా నకలు చేస్తుందనే ఆశతో డూప్లికేట్ చేస్తుంది మరియు రెండు స్వతంత్ర గామేట్లు ఒక స్పెర్మ్ మరియు గుడ్డు మధ్య సెల్ ఫ్యూజన్ ప్రక్రియలో పాల్గొనకుండా నేరుగా రెండు డాటర్ సెల్స్ గా విభజిస్తుంది ప్రొకార్యోట్ల విషయంలోఈ ప్రక్రియ జరగదు కాబట్టి తప్పనిసరిగా ప్రతి పేరెంట్ సెల్ డాటర్ సెల్స్ కు దాదాపు అదే లక్షణాలను పంపుతుంది మరియు మీరు గమనించదలిచిన ఇతర పదం హాప్లోయిడ్స్ అని పిలువబడే పదం మనము సెల్ డివిజన్ మైటోసిస్ మియోసిస్ మరియు అన్నింటి గురించి మాట్లాడేటప్పుడు ఇది ముఖ్యమైనది హాప్లోయిడ్స్ అంటే ఏమిటి నేను చెప్పినట్లుగాసెక్షువల్ రీప్రొడెక్షన్ ప్రక్రియ జరిగే మానవుల వంటి జీవులలో మనము ఎల్లప్పుడూ ఒక జీన్ యొక్క రెండు కాపీలను పొందుతాము ఉదాహరణకు మీ కంటి రంగు కోసం మీ తండ్రి నుండి ఒక జన్యువుజీన్ మరియు మీ తల్లి నుండి ఒక జీన్ వస్తుంది కాబట్టి ప్రతి జీన్ రెండు జీన్స్ కంటి రంగు కోసం కోడ్ చేస్తున్నప్పటికీ ఒక వెర్షన్ తండ్రి నుండి వస్తుంది మరొక వెర్షన్ తల్లి నుండి వస్తోంది దీనిని అల్లెల్ అని పిలుస్తారు ఇప్పుడు ప్రతి జీన్ కు రెండు కాపీలు ఉంటాయి తండ్రి నుండి ఒకటి మరియు మరొకటి తల్లి నుండి వచ్చి ఉన్న పరిస్థితిని డిప్లాయిడ్ పరిస్థితి అంటారు కానీ ప్రొకార్యోట్లు దానిని ప్రదర్శించవు కాబట్టి ప్రతి జీన్ కు ఒకే కాపీని కలిగి ఉంటాయి ఇది ఆసక్తికరంగా ఉంది ఒకటి సెక్షువల్ రీప్రొడెక్షన్ జరగదు మరియు ప్రతి పాత్రకు ఒక జీన్ ఉంటుంది కానీ ఇది తగినంత పరిధిని ఇస్తుంది ఎందుకంటే ఈ ఒక్క కాపీ ఏ సమయంలోనైనా మ్యుటేషన్కు గురైతే అది ఒక వైవిధ్యంగా మారుతుంది మరియు ఈ వైవిధ్యాలను కూడబెట్టుకోవడం చాలా సులభం ఎందుకంటే ఇది డిప్లాయిడ్ జీవి అయితే వైవిధ్యం డామినెంట్ కావొచ్చు కాకపోవచ్చు ఇది మీరు మీ మెండెలియన్ జెనెటిక్స్ లో అధ్యయనం చేసే విషయం నేను దానిని ఇక్కడ కవర్ చేయబోవడం లేదు అయితే ప్రొకార్యోట్లు అసెక్షువల్ రీప్రొడక్షన్ కు గురవుతాయి కనుక అవి చాలా సరళంగా ఉంటాయి నేను అదే విషయం ఇక్కడ చెప్పబోతున్నాను ప్రోకార్యోట్లు కి ఒక కాపీ జీన్ ఉన్నందున దానిని హాప్లోయిడ్స్ అంటారు ప్రొకార్యోట్ల యొక్క ఇతర అత్యంత ఇంట్రిగ్విన్గ్ లక్షణం ఏమిటంటే అవి ఏ రూపంలోనైనా కనీస పోషకాలలో జీవించగలవు మీరు వాటిని సంక్లిష్ట కార్బోహైడ్రేట్ మూలాలతో పెంచాల్సిన అవసరం లేదు మీరు వాటికి ప్రాథమిక కార్బన్ మూలాన్ని అందించండి అవి బాగా జీవించగలుగుతాయి కాబట్టి మనం ఇప్పుడు చూద్దాం ప్రొకార్యోట్ల విషయంలో నేను చెప్పినట్లు DNA వదులుగా వృత్తాకారంగా ఉంటుందని రీక్యాప్సులేట్ చేసే ఒక రేఖాచిత్రం ఇది ఈ సందర్భంలో అది సరిగ్గా వృత్తాకారంగా కనిపించడం లేదు కానీ ఇది DNA యొక్క ఒకే ముక్క ఇది చుట్టూ పాకి ఉంది మరియు ఇది సైటోప్లాజంలో కేంద్రీకృతమై ఉంటుంది దాని చుట్టూ ఏ రకమైన మెంబ్రేన్ కూడా ఉండదు అటువంటి స్ట్రక్చర్ ని న్యూక్లియోయిడ్ అని పిలుస్తారు అదనంగా ఈ DNA ఈ జెల్లీలాంటి పదార్ధంలో తేలుతూ ఉంటుంది దీనిని సైటోప్లాజమ్ అని పిలుస్తారు మరియు సైటోప్లాజంలో రైబోజోమ్లు అని పిలువబడే చిన్న చిన్న భాగాలు ఉంటాయి ఈ రైబోజోమ్లు ముఖ్యమైనవి ఎందుకంటే అవి ప్రోటీన్ సింథసిస్ కు అవసరమైన ప్రాథమిక యంత్రాలు మనము ఇతర వీడియోలలో ప్రోటీన్ సింథసిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను దీని గురించి మళ్ళీ చెబుతాను ఇది జీవన ప్రపంచంలో చాలా అనివార్యమైన భాగం కాబట్టి సైటోప్లాజమ్ ఈ జెల్లీలాంటి ద్రవం వలె ఉంటుంది ఇది రైబోజోమ్లు అని పిలువబడే చిన్న చిన్న ఆర్గనేల్ లను కలిగి ఉంటుంది అయితే అవి మెంబ్రేన్ తో కట్టుబడి ఉండవు మరియు ఈ రైబోజోమ్లు ప్రోటీన్ సింథసిస్ ప్రక్రియలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఆపై జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది సైటోప్లాజం ఒక మెంబ్రేన్ తో చుట్టుముట్టబడలేదు మరియు ఈ స్ట్రక్చర్ ని న్యూక్లియోయిడ్ అని పిలుస్తారు చివరకు సెల్ మెంబ్రేన్ అని పిలవబడే ఇది దాదాపు అన్ని జీవులలోనూ ఎన్క్లోజ్ చేయబడి ఉంటుంది కాబట్టి ఇది ఏమిటి ఈ బూడిద రంగుది ఇప్పుడు ఇది అన్ని జీవులలో ఉండాలి కానీ ప్రొకార్యోట్లలో సెల్లో మెంబ్రేన్ లో సెల్ గోడ లేదా క్యాప్సూల్ ద్వారా మరింత రక్షించబడే వర్గాలను కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఈ 2 లక్షణాలు తప్పనిసరి కాదు కానీ అవి ఉండకపోవచ్చు లేదా ఉండకపోవచ్చు ప్రొకార్యోట్లు కలిగి ఉన్న మరొక ఆసక్తికరమైన లక్షణం పొడవాటి జుట్టు లేదా ప్రొజెక్షన్ దీనిని మీరు ఫ్లాగెల్లా అని పిలుస్తారు ఇది అక్షరాలా ప్రొపెల్లర్ లాంటిది కాబట్టి ఒక బ్యాక్టీరియా ముందుకు సాగవలసి వస్తే అది కూడా జల వాతావరణంలో నివసిస్తుంటే ఉదాహరణకు ఈ నిర్దిష్ట ఫిలమెంట్ స్పెర్మ్ సెల్స్ లో ఉన్న విధంగా ఈ నిర్దిష్ట ఫిలమెంట్ ప్రొకార్యోట్ను ముందుకు సాగడానికి అనుమతిస్తుంది అదనంగా పిలి అని పిలిచే కొన్ని ప్రొకార్యోట్లలో ప్రొజెక్షన్ల వంటి చిన్న చిన్న వెంట్రుకల లాంటివి ఉన్నాయి కాబట్టి ఆర్గనైజేషన్ మరియు స్ట్రక్చర్ పరంగా ప్రొకార్యోట్లు చాలా సరళమైనవి ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ ప్రత్యేకంగా ఒక మెంబ్రేన్ ద్వారా మూసివేయబడదు వాస్తవానికి ఇది న్యూక్లియోయిడ్ బాడీగా ఉంటుంది మరియు DNA చాలా సులభంగా ఉంటుంది కాబట్టి ఏమేమి ప్రొకార్యోట్ల క్రిందకు వస్తాయి ప్రొకార్యోట్స్ అనేది 2 ప్రధాన డొమైన్లను కలిగి ఉన్న సమూహం ఒకటి బ్యాక్టీరియా మరొకటి ఆర్కియా ఇది నా మునుపటి క్లాస్ లో కూడా నేను మీకు చెప్పాను కాబట్టి ఇది జీవుల యొక్క 2 ప్రధాన సమూహాలను కలిగి ఉంది బ్యాక్టీరియా మరియు ఆర్కియా ముందుగా బ్యాక్టీరియాను చూద్దాం ఇప్పుడు బ్యాక్టీరియా మళ్లీ ఈ జీవుల యొక్క భారీ క్లాస్ అలాగే వాటిల్లో కొన్ని ఉదాహరణకు మైకోప్లాస్మాస్ ఇవే ఇప్పటి వరకు తెలిసిన అతి చిన్న బ్యాక్టీరియా మరియు వాటికి సెల్ వాల్ లేదు మీకు ఇప్పటికే తెలిసిన ఇతర సాధారణ ఉదాహరణలు గట్లో కనుగొన్న ఈ Coli మరియు మరొకటి చాలా ముఖ్యమైన మరియు పారిశ్రామికంగా చాలా ముఖ్యమైన సూక్ష్మజీవి అదే బాసిల్లస్ సబ్టిలిస్ వాస్తవానికి డిటర్జెంట్లను తయారు చేయడానికి ఉపయోగించే చాలా పారిశ్రామిక ఎంజైమ్లు మరియు డిటర్జెంట్ కంపెనీలు ఈ బాసిల్లస్ యొక్క కొన్ని ఉత్పత్తులను ఉపయోగించుకుంటాయి ముఖ్యంగా ప్రోటీసెస్ అని పిలువబడే ఎంజైమ్ల సమూహం మరియు మొదలగునవి కాబట్టి బ్యాక్టీరియా అతిపెద్ద క్లాసుల్లో ఒకటి మరియు పరిణామ క్రమంలో ఎక్కడో ఉన్న బ్యాక్టీరియాలో కూడా మీరు సైనోబాక్టీరియా అని పిలువబడే చాలా ప్రత్యేకమైన జీవిని చూస్తారు మీరు సైనోబాక్టీరియం యొక్క శిలాజ రికార్డులను ఈనాటికీ చూడవచ్చు మరియు ఈ చిత్రంలో ఉన్నట్లుగానే ఉందని మీరు తెలుసుకుంటారు ఈ స్లయిడ్లో నేను మీకు చూపినట్లుగా ఇది కొంచెం క్లిష్టంగా ఉంటుంది ఈ సైనోబాక్టీరియంలో మీరు గమనించేది ఏమిటంటే సెల్ మెంబ్రేన్ అనేక పొరలుగా ముడుచుకుంటూ ఉంటుంది మరియు ఇది కేవలం ఒకే బౌండరీ కలిగిన సెల్ మెంబ్రేన్ మాత్రమే కాకుండా సెల్ మెంబ్రేన్ మడతపడుతూ ఉండడం మీరు గమనించవచ్చు ఈ సెల్క మెంబ్రేన్ లో జీవి చాలా ముఖ్యమైన పిగ్మెంట్ ను దాచి ఉంచుతుంది ఇది సౌర శక్తిని లేదా సూర్యరశ్మిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు తెలిసిన దానిలో సైనోబాక్టీరియం చాలా సంక్లిష్టమైన వాటిలో ఒకటి అయినప్పటికీ కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ మరియు నీరు వంటి చాలా కొద్ది వనరులపై జీవించగలదు ఈ బ్యాక్టీరియా సమూహం సూర్యరశ్మిని సంగ్రహించి ఆ సౌర శక్తిని రసాయన శక్తిగా మార్చగల సామర్థ్యం కారణంగా గ్లూకోజ్ మరియు చక్కెరలు ప్రస్తుత మొక్కల పూర్వీకులు అని నమ్ముతారు కాబట్టి ఇది చాలా సులభమైన జీవి అయినప్పటికీ DNA నిజంగా సంక్లిష్టంగా లేదని మీరు కనుగొంటారు భూమి యొక్క చరిత్రలో ఇది ఇప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉంది మరియు ఇది సౌర శక్తిని సొంతంగా ఉపయోగించుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసి దానిని రసాయన శక్తిగా మార్చే పరిస్థితికి వచ్చింది అందుకే ఇవి నేటి మొక్కల యొక్క పూర్వీకులు అని నమ్ముతారు ఆర్కియా గురించి మరింత తెలుసుకుందాం ఇప్పుడు ఆర్కియా అనేది ప్రొకార్యోట్ల యొక్క మరొక ప్రత్యేకమైన సమూహం మరియు బాక్టీరియా వలె అవి సింగల్ సెల్డ్ గా ఉంటాయి అవి అసెక్షువల్ రీప్రొడక్షన్ ని చూపుతాయి కానీ జీవుల యొక్క ఈ ప్రత్యేక డొమైన్తో సవాలుగా ఉన్న విషయం ఏమిటంటే అవన్నీ వేడి నీటి బుగ్గలు అగ్నిపర్వత విస్ఫోటనాలు ఓషన్ బెడ్స్ లోతులో లేదా అధిక అసిడిక్ లేదా అధిక ఉప్పు కలిగిన సరస్సుల వంటి చాలా తీవ్రమైన హాబీటాట్స్ లో కనిపిస్తాయి వాటిని ఈ సహజ వాతావరణాలలో చూసినప్పటికీ మీరు వాటిని ల్యాబ్లో ఐసోలేట్ చేసి కల్చర్ చేయడానికి ప్రయత్నించిదానిని అధ్యయనం చేయడానికి ప్రయత్నించినప్పుడు అది అంత విజయవంతం కాలేదు అందువల్ల వాటి గురించి మాకు పెద్దగా తెలియదు కానీ వాటి గురించి మీరు ఇప్పటికీ కనుగొన్న కొన్ని విషయాలు ఉన్నాయి మరియు అవి పెరిగే వాతావరణం నుండి వాటి న్యూక్లియిక్ ఆసిడ్స్ లను వేరుచేయగల మన సామర్థ్యానికి ధన్యవాదాలు కాబట్టి మీరు వేడి నీటి బుగ్గ నీటిని తీసుకొని దాని నుండి DNA మరియు RNA అయిన న్యూక్లియిక్ ఆసిడ్స్ లను వేరుచేయడానికి ప్రయత్నిస్తే దానిని అధ్యయనం చేస్తే ఈ జీవులు ఎలా ఉన్నాయి మరియు వాటి సామర్థ్యం ఏమిటో మీకు అర్థమవుతుంది ఈ ఆర్కియా గురించి మనకు తెలిసినది ఏమిటంటే అవి ప్రొకార్యోట్ల నుండి భిన్నంగా ఉంటాయి ఎందుకంటే అవి విపరీతమైన వాతావరణంలో పెరుగుతాయి అందువల్ల మనుగడ సాగించగలవు మరియు అవి మీథేన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం వంటి సామర్థ్యాలను చూపుతాయి అందుకే వాటిని మెథనోజెన్లు అంటారు అవి అధిక ఉప్పులో జీవించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి హాలో అంటే ఉప్పు ఫైల్ అంటే ప్రేమ అంటే ఉప్పును ప్రేమించే జీవులు అన్నమాట ఇవి చాలా ఎక్కువ ఉప్పును కలిగి ఉన్న సరస్సులు మరియు చెరువులలో పెరుగుతాయి ఆసిడ్ pHని ఎక్కువగా ఇష్టపడే అసిడోఫైల్స్ ఉన్నాయి మరియు అవి ఆసిడ్ పరిస్థితులలో మాత్రమే జీవించి ఉంటాయి ఆపై థర్మల్ వెంట్లలో పెరుగుతున్న సూక్ష్మజీవులను ఉంటాయి అందుకే వాటిని థర్మోఫిల్స్ అంటారు ఇప్పుడు అవి ఎందుకు ముఖ్యమైనవి నా ఉద్దేశ్యం మీరు పారిశ్రామిక సెటప్ని కలిగి ఉన్నట్లయితే మరియు ఒక నిర్దిష్ట కెమికల్ కన్వర్షన్ ప్రక్రియ కోసం చూస్తున్నట్లయితే చాలా సార్లు ఉత్ప్రేరకాలు లేదా ఎంజైమ్లు ఈ పారిశ్రామిక ప్రక్రియలలో కొన్నింటిలో ఉపయోగించబడతాయి అవి వేడిని తట్టుకోగలగాలంటే సాధారణంగా థర్మోఫిల్స్ వంటి జీవుల సమూహం నుండి తీసుకోబడతాయి అని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు జీవుల యొక్క ఈ సమూహాలు తీవ్రమైన పరిస్థితులలో పెరుగుతాయి కాబట్టి వాటి నుండి ముఖ్యమైన ఎంజైమ్లు మరియు రీఏజెంట్స్ వేరుచేయడం అది కూడా మానవ ప్రయోజనం కోసం ఉపయోగించడం సాధ్యమవుతుంది మరొక ఆసక్తికరమైన లక్షణం ఏమిటంటే ఇప్పుడు ఆర్కియా గురించి మనకు తగిన రుజువు ఉంది మీరు కొన్ని జీన్స్ ను మరియు కొన్ని మెటబోలిక్ పాత్ వేస్ ను పోల్చడానికి ప్రయత్నించినప్పుడు ఆర్కియాలో కనిపించే మెటబోలిక్ పాత్ వేస్ మరియు జీన్స్ ఇతర ఉన్నత స్థాయి జీవులైన యూకారియోట్లకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనుగొనబడింది ఉదాహరణకు మీరు ట్రాన్స్క్రిప్షన్లో ముఖ్యమైన పాత్ర పోషించే ఎంజైమ్లను చూడబోతున్నట్లయితే ఇప్పుడు ఇది ఒక ప్రక్రియ దీనిలో DNA లో కోడ్ చేయబడిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇంటర్మీడియరీ స్టెప్ లేదా RNA గా మార్చబడుతుంది మరియు తర్వాత దశ అయిన ట్రాన్స్లేషన్ ప్రక్రియ లో పాల్గొన్న ఎంజైమ్ల నించి RNA నుండి ప్రోటీన్గా డీకోడ్ చేయబడుతుంది ఆర్కియాలోని ఈ 2 ప్రక్రియలలో పాల్గొన్న ఎంజైమ్లు ప్రస్తుత యూకారియోట్ల హయ్యర్ ఎండ్ జీవులకు చాలా పోలి ఉన్నాయని మీరు తెలుసుకుంటారు కాబట్టి మరొక ఆసక్తికరమైన అంశాన్ని చూద్దాం సుమారు 3 8 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ దశ చుట్టూ ఎక్కడో జీవం ఉద్భవించిందని నేను ఇంతకు ముందే చెప్పాను ఎందుకంటే అక్కడ మనం తొలి శిలాజ రికార్డులను చూస్తాము మరియు చమత్కారమైన మరియు కలవరపరిచే విషయం ఏమిటంటే ప్రొకార్యోట్లు పరిణామం చెందినప్పటికీ ఈ రోజు మన అవగాహన ప్రకారం పరిణామం చెందిన మొదటి జీవులు అయినప్పటికీ అవి నేటికీ మనుగడ సాగిస్తూనే ఉన్నాయి కాబట్టి అవి ఒకే వృత్తాకార DNA కలిగి ఉన్నందున దానిని చాలా సరళమైన స్ట్రక్చర్ని కలిగి ఉన్నాయని పిలిచినప్పటికీ అవి అసెక్షువల్ గా రిప్రొడ్యూస్ చేస్తాయి అయితే ఈ జీవుల సమూహం గత 3 బిలియన్ లేదా సంవత్సరాలలో భూమి అనుభవించిన స్లాట్లను దాటి జీవించి ఉన్నాయని అలాగే ఇప్పటికీ మనుగడ మరియు వృద్ధిని కలిగి ఉన్నాయని మీరు తెలుసుకుంటారు ఇప్పుడు అది ఎలా సాధ్యం చూడటానికి ఇది చాలా ఆసక్తికరమైన విషయం మరియు ఇది సాధ్యమని మనం భావించడానికి కారణం ఏమిటంటే ఈ జీవులు సెక్షువల్ రీప్రొడెక్షన్ చేయనప్పటికీ అవి వైవిధ్యాన్ని పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు అవి హారిజాంటల్ జీన్ ట్రాన్స్ఫర్ అని పిలువబడే ప్రక్రియ ద్వారా దీన్ని చేస్తాయి కాబట్టి ఏమి జరుగుతుంది ఈ ఉదాహరణ తీసుకుందాం ప్రొకార్యోట్లలో ఈ హారిజాంటల్ జీన్ ట్రాన్స్ఫర్ కు 3 ప్రధాన రూపాలు ఉన్నాయి కాంజుగేషన్ ప్రక్రియ దీనిలో ఇది ఒక బ్యాక్టీరియా మరియు ఇది మరొక బ్యాక్టీరియా అని అనుకుందాం మరియు రెండవ బ్యాక్టీరియాకు మొదటి బ్యాక్టీరియా యొక్క కొన్ని అనుకూలమైన లక్షణాలు అవసరం కాబట్టి ఏమి జరుగుతుంది అంటే రెండు బాక్టీరియాలు కలిసి వచ్చి వాటి మెంబ్రేన్స్ ద్వారా కనెక్ట్ అవుతాయి అవి మెంబ్రేన్స్ ద్వారా ఎందుకు కనెక్ట్ కాగలుగుతున్నాయో నేను మీకు తరువాత చెబుతాను ఎందుకంటే అది బయోలాజికల్ మెంబ్రేన్స్ యొక్క నిర్దిష్ట లక్షణం దీని గురించి తరువాత మాట్లాడదాము అవి ఈ కనెక్షన్ని ఏర్పరుస్తాయి మరియు ఆపై అనుకూలమైన ఫీచర్లు పాస్ చేయబడతాయి గుర్తుంచుకోండి అన్ని లక్షణాలను కాదు అవసరమైన లక్షణాలను డోనార్ సెల్ నుండి రెసిపిఎంట్ సెల్కు పంపవచ్చు కాబట్టి ఈ ప్రక్రియను కాంజుగేషన్ అంటారు అప్పుడు బాక్టీరియా 2 ని విభజించినప్పుడు అది అనుకూలమైన పాత్రను పొందుతుంది ఇది తన డాటర్ సెల్స్ కు ఈ అనుకూలమైన పాత్రలను అందించబోతోంది హారిజాంటల్ జీన్ ట్రాన్స్ఫర్ యొక్క మరొక రూపం ఈ వైవిధ్యానికి కారణమవుతుంది ఇది ట్రాన్సఫార్మషన్ ప్రక్రియ ఇప్పుడు 2 బాక్టీరియా పరిసరాల్లో ఉన్నాయని బ్యాక్టీరియా 1 మరియు బ్యాక్టీరియా 2 ఉన్నాయని మళ్లీ ఊహించండి ఇప్పుడు బాక్టీరియా 2 మనుగడ సాగించాల్సిన అవసరం ఉంది కొన్ని వింత కారణాల వల్ల బ్యాక్టీరియా 1 మరణిస్తుంది మరియు అది చనిపోవడంతో దానిలోని పదార్ధం అంతా డిస్ ఇంటిగ్రేట్ అయిపోతుంది మరియు దాని DNA ఫ్రాగ్మెంటేడ్ అయిపోతుంది బాక్టీరియా 2 కొన్ని ఉపయోగకరమైన DNA ముక్కలు ఉన్నాయని కనుగొంటుంది అది పొందినట్లయితే అది మనుగడ ప్రయోజనాన్ని ఇస్తుంది ఆ అనుకూలమైన DNA ఫ్రాగ్మెంట్స్ కొన్నింటిని ఎంచుకోవడాన్ని ముగుస్తుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి కాంజుగేషన్ ప్రక్రియలో కాకుండా ఈ బ్యాక్టీరియా ఇప్పటికే మరణించింది ఇప్పుడు అటువంటి సందర్భంలో రిసిపిఎంట్ మళ్లీ అదనపు DNA లేదా దాని వాతావరణంలో తేలుతున్న DNA నుండి అనుకూలమైన కేరక్టర్స్ని స్వీకరించడం ముగిస్తుంది ఈ ప్రక్రియను ట్రాన్స్ఫార్మషన్ అంటారు మరియు మూడవ రూపం ట్రాన్స్డక్షన్ దీనిలో వైరస్ మరియు బ్యాక్టీరియా మధ్య జెనెటిక్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి ఈ జీవుల సమూహం అసెక్షువల్ రీప్రొడెక్షన్ చేసినప్పటికీ వారు తమ పూర్తి నిజాయితీతో పూర్తి జన్యువులను డాటర్ సెల్స్ కు దగ్గరగా పంపడానికి ప్రయత్నించినప్పటికీ వాతావరణంలో వైవిధ్యాన్ని పొందాల్సిన అవసరం ఉంటే అవి హారిజాంటల్ జీన్ ట్రాన్స్ఫర్ కాంజుగేషన్ ట్రాన్సఫార్మషన్ లేదా ట్రాన్స్డక్షన్ ప్రక్రియలకు లోనవుతాయి అందువల్ల ఈ జీవుల సమూహం చాలా కాలం పాటు జీవించగలిగాయి ఎందుకంటే అవి బహుశా డిప్లాయిడ్ జీవి కంటే వైవిధ్యాలకు చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి మనం వైరస్ల చివరి సమూహానికి వద్దాం ఇప్పుడు 19 వ శతాబ్దం చివరి నాటికి మరియు పెన్సిలిన్ యొక్క ఆవిష్కరణకు ధన్యవాదాలు దాదాపు ప్రజలందరూ లేదా శాస్త్రవేత్తలు బ్యాక్టీరియా భూమిపై సాధ్యమయ్యే అతి చిన్న జీవులు అని భావించారు కానీ అప్పుడు బ్యాక్టీరియా ద్వారా వివరించలేని కొన్ని వ్యాధులు ఉన్నాయి ముఖ్యంగా పొగాకు మొక్కలలో టొబాకో మొజాయిక్ వ్యాధి పొగాకు మొక్కలలో ఈ పొగాకు మొజాయిక్ వ్యాధికి కారణమేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన డిమిత్రి ఇవనోవ్స్కీ అనే ఈ రష్యన్ శాస్త్రవేత్త చేసిన ప్రయత్నం మరియు అతను చేసిన పని ఏమిటంటే అతను వ్యాధి సోకిన మొక్క యొక్క రసాన్ని తీసుకొని దానిని బహుళ ఫిల్టర్ల ద్వారా పంపించాడు ఆ సమయంలో తెలిసిన బ్యాక్టీరియాలో అతి చిన్నది ఫిల్టర్ గుండా వెళ్లదు బ్యాక్టీరియా ఫ్రీ ఫిల్ట్రేట్ అని పిలవబడే వాటిని సేకరించి వ్యాధి సోకని మొక్కపై ఉంచాడు మరియు అతను కనుగొన్నది ఏమిటంటే తెలిసిన అన్ని బ్యాక్టీరియా రూపాలను వదిలించుకున్నప్పటికీ ఫిల్ట్రేట్ ఇప్పటికీ కొత్త మొక్కకు సోకగలిగింది వెండాల్ స్టాన్లీ ద్వారా ఇది గ్రహించబడింది అతను ఇక్కడ ఉన్నదానిని క్రిస్టలైజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇవి క్రిస్టలైజ్ అవ్వగల సామర్థ్యం ఉన్న సెల్స్ వంటి కొన్ని ప్రోటీన్లు మరియు సెల్స్ వంటి ఈ ప్రోటీన్లు వాటి స్వంతంగా రెప్లికేట్ చేయలేవని అతను కనుగొన్నాడు కాబట్టి ఒక కోణంలో అవి పూర్తిగా జీవించి ఉండవు కానీ అవి ఒక జీవికి సోకినప్పుడు అవి తమ జెనెటిక్ రేప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించవచ్చు కాబట్టి మరో మాటలో చెప్పాలంటే వాటిని ప్రచారం చేయడానికి అవి మరొక జీవికి సోకవలసి ఉంటుంది అందువల్ల వాటిని ఆబ్లిగేటరీ పారసైట్స్ అంటారు కాబట్టి ఈ వైరస్లు బ్యాక్టీరియా కంటే చాలా చిన్నవి నిజానికి నానో మీటర్ పరిధుల్లో ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వచ్చే వరకు చాలా కాలం వరకు అవి కనుగొనబడలేదు నేను పేర్కొన్నట్లుగా బ్యాక్టీరియా మరియు హయ్యర్ జీవుల వలె కాకుండా ఈ సెల్స్ ప్రోటీన్ కోటుతో చుట్టుముట్టబడిన జెనెటిక్ మెటీరియల్ ని కలిగి ఉన్నప్పటికీ ఉదాహరణకు ఇది DNA అయితే లేదా అది RNA అయితే అది కేవలం ప్రోటీన్ కోటులో కప్పబడి ఉంటుంది కానీ దానికదే ఇది ఒక జీవికి సోకే వరకు పునరావృతం కాదు కాబట్టి మీరు ఒక కోణంలో ఇవి ఒక సమూహం అని చెప్పవచ్చు మనము వాటిని పూర్తిగా జీవులు అని పిలవలేము ఎందుకంటే అవి ఇప్పటికీ మరొక జీవిపై ఆధారపడవలసి ఉంటుంది కానీ అవి ఒక రకమైన ఆబ్లిగేటరీ పారసైట్స్ కాబట్టి ఈ వీడియోలో మనం ఏమి నేర్చుకున్నాము మనము ప్రొకార్యోట్లు అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడాము మరియు వాటికి బాగా నిర్వచించబడిన న్యూక్లియర్ స్ట్రక్చర్ లేదని మనము చూశాము కాబట్టి ప్రొకార్యోట్లు జీవుల సమూహం ఇక్కడ న్యూక్లియర్ మెటీరియల్ లేదా జెనెటిక్ మెటీరియల్ అని పిలచే న్యూక్లియోయిడ్ బాడీ వలె నిర్వహించబడుతుంది దాని చుట్టూ ఎటువంటి మెంబ్రేన్ ఉండదు మరియు మొత్తం జీవి సైటోప్లాజం మరియు సెల్ మెంబ్రేన్ కలిగి ఉంటుంది సెల్ మెంబ్రేన్ తో పాటు ప్రొకార్యోట్లు సెల్ వాల్ ను కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు మరియు అవన్నీ అసెక్షువల్ రీప్రొడెక్షన్ కి లోనవుతాయి దీనికి విరుద్ధంగా మొక్కలు జంతువులు ఫంగై మరియు ప్రొటిస్టులను కలిగి ఉన్న మరింత సంక్లిష్టమైన జీవి అన్నీ యూకారియోట్ల తరగతికి చెందినవి ఇక్కడ మొత్తం జెనెటిక్ మెటీరియల్ న్యూక్లియస్ అని పిలువబడే ఒక ప్రత్యేక మెంబ్రేన్ బంధిత స్ట్రక్చర్లో బాగా నిర్వహించబడుతుంది మనము మన తదుపరి క్లాస్ లో యూకారియోట్ల గురించి మాట్లాడుకుందాము అయితే ప్రొకార్యోట్ల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు మరియు ప్రొకార్యోట్లలో అసెక్షువల్ రీప్రొడెక్షన్ నిజంగా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే సూచించిన ఈ రెండు వీడియో లింక్లను చూడమని నేను మీకు సూచిస్తున్నాను ఇక్కడితో మనము ఈ వీడియో ని ముగిద్దాము మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు